2 సూత్రాలు ఉన్నాయని మనము చూశాము రేలీ జీన్స్ మరియు వీన్ సూత్రం ఇవి మీకు రేడియేషన్ డెన్సిటీ ని ఇస్తుంది ఇది మీకు u 82kTc3 ను ఇస్తుంది మరియు ఇది మీకు u 3e kT ను ఇస్తుంది మరియు యధార్థము ఎక్కడో మధ్యలో ఉంటుంది ఎందుకంటే వక్రత ఒక పరిమితి లేదా మరొక చివరలకు సరిపోదు మరియు దీనిని పరిష్కరించడానికి మరియు u కూడా 82Ec3 రూపంలో ఉండాలి ఇది సరైన సూత్రం ఈ సూత్రం ఖచ్చితమైన పద్ధతిలో ఉత్పన్నమైంది కాబట్టి మనకు కావలసింది ఏమిటంటే Eఇది రేలీ జీన్స్ ప్రకారం k T మరియు వీన్ ప్రకారం ఇది e kTకి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు యధార్థము ఎక్కడో మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది క్వాంటం పరికల్పన ద్వారా పరిష్కరించబడుతుంది ఇది ఏమి చెబుతుందంటే ఆసిలేటర్ అనేది శక్తి యొక్క నిరంతర పంపిణీని కలిగి ఉండదు కానీ h యొక్క ప్రమాణాలలో శక్తిని తీసుకోగలదు h కొంత స్థిరంగా ఉంటుంది కాబట్టి పౌనఃపున్యం న్యూ తో ఉన్న ఆసిలేటర్ యొక్క శక్తి 0 h 2 h 3 h మరియు మొదలైనవి కావచ్చు కానీ మనం కలిగివున్న అవిచ్ఛిన్న పంపిణీ శాస్త్రీయంగా అవిచ్ఛిన్నం కాకపోవచ్చు కానీ ఇప్పుడు అది అవిచ్ఛిన్నంగా ఉండకూడదు రేడియేషన్ యొక్క స్పెక్ట్రల్ డెన్సిటీ పంపిణీకి సరైన సూత్రం కోసం సరైన సూత్రం లేదా ప్లాంక్ సూత్రాన్ని పొందడానికి ఇది ఎలా సహాయపడుతుందో చూద్దాం కాబట్టి ఆసిలేటర్ శక్తి nhను కలిగి ఉందని అనుకుందాం మరియు ఉష్ణోగ్రత T వద్ద శక్తి nh కలిగి ఉండటానికి సంభావ్యత e nh kTకి అనులోమానుపాతంలో ఉంటుంది దీనికి అనులోమానుపాతంలో సంభావ్యత ఉంది కాబట్టి సంభావ్యత e nhkTn 0e nhkTకు సమానం అవుతుందిఎనర్జీ 0 నుండి ప్రారంభమయ్యి అనంతం వరకు ఉంటుంది కాబట్టి ఇది సంభావ్యత ఎందుకంటే ఇది e nhkT కి అనులోమానుపాతంలో ఉంటుంది నేను దీని ద్వారా దీన్ని సాధారణీకరించాను మరియు నికరం ఏదైనా విలువను కలిగి ఉన్న సంభావ్యత కొంత ఎనర్జీ ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది సంభావ్యత దీనిని నేను e nhkT1 e hkT గా వ్రాయగలను కాబట్టి సగటు శక్తి Eఇది శక్తి n0nhe nhkT1 e hkTగా ఉంటుంది కాబట్టి నేను దీనిని 11 e hkTn0nhe nhkT గా వ్రాయబోతున్నాను మరియు నేను దీన్ని అంచనా వేయాలి మనం అలా చేద్దాం కాబట్టి n 0nhe nhkT ను లెక్కించడానికి నేను దీనిని 1kT గా వ్రాయబోతున్నాను కాబట్టి నేను దీనిని n 0nhe nhగా వ్రాయబోతున్నాను ఇక్కడ 1kT అని మరియు దీనిని ddn 0e nh గా వ్రాయవచ్చు కానీ ఈ లెక్క ను మనము ఇప్పుడే చేసాము కాబట్టి ఇది dd11 e h ఈ ఎనర్జీలు తెలిసిన తర్వాత ఫ్రీక్వెన్సీ తో కూడిన ఆసిలేటర్ యొక్క సగటు శక్తి ని లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి ఆసిలేటర్ ఎనర్జీ nhను కలిగి ఉందని అనుకుందాం అప్పుడు బోల్ట్జ్మాన్ ప్రకారం దీనికి శక్తి nh ఉండే సంభావ్యత e nhkTకి అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ T అనేది ఉష్ణోగ్రత అందువల్ల సంభావ్యత స్వయంగా e nhkTn0e nhkTఅవుతుంది ఇప్పుడు మేము మొత్తం విషయాన్ని సాధారణీకరించాము ఇప్పుడు n 0e nhkT11 e hkT ఇది ehkTehkT 1 కు సమానం కాబట్టి దీన్ని మనము లెక్కించాము కావున సగటు శక్తి E అనేది n 0nhసంభావ్యతకు సమానంగా ఉంటుంది ఆ ఎనర్జీ nh కాబట్టి నేను శక్తి nhను కలిగి ఉన్నదాని సంభావ్యత ద్వారా గుణించాలి ఆ తరువాత లెక్క ముగిసిపోతుంది కాబట్టి ఇది n 0nhe nhkTn 0e nhkTకి సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని లెక్కిందాం దీన్ని చేయడానికి నేను ఒక ఉపాయం n 0 nhe nhkT చేస్తాను నేను n 0nhe nhగా వ్రాస్తాను ఇక్కడ 1kTమరియు దీనిని d de nhగా వ్రాయవచ్చు కానీ దీనిని మనము లెక్కించాము ఇది dd11 e h గా వస్తుంది అప్పుడు అది 12e hh కు సమానం కాబట్టి ఇది e hkTh1 e h kT2కు సమానం అందువల్ల Ee hkTh21 e hkT ఇది e hkTh1 e hkTగా వస్తుంది ఇది hehkT 1కు సమానం కాబట్టి క్వాంటం పరికల్పన మరియు బోల్ట్జ్మాన్ సంభావ్యత ను ఉపయోగించి ఆసిలేటర్ యొక్క సగటు శక్తిhehkT 1 అని మనము కనుగొన్నాము మరియు అందువలన uఅనేది 82c3hehkT 1అవుతుంది గమనిక ఇది 83c3hehkT 1 గమనిక uఅనేది 3fరూపంలో ఉంటుంది ఇది మొదటి విషయం రెండవది T అత్యధికం లేదా స్వల్పం అయితే అప్పుడు ehkT 1అనేది ehkT అవుతుంది మరియు uఅనేది 83c3e hkT అవుతుంది ఇదే వీన్ సూత్రం మరియు T అత్యల్పం అయితే అప్పుడు ehkT1hkT మరియు uఅనేది 82c3kT అవుతుంది ఇదే రేలీ జీన్స్ సూత్రం కాబట్టి క్వాంటం పరికల్పన ద్వారా ఉత్పన్నమైన ఈ సూత్రం సరిగ్గా వీన్ సూత్రం అవుతుంది మరియు సరైన పరిమితుల్లో రేలీ జీన్ సూత్రం చాలా ముఖ్యమైనది ఈ సూత్రం u 83c31ehkT 1 ప్రయోగాలకు సరిపోతుంది కాబట్టి ఇది స్పెక్ట్రల్ డెన్సిటీ కి ఫార్ములా మరియు ఇది క్వాంటం పరికల్పనను నిర్ధారిస్తుంది అంటే పౌనఃపున్యం కలిగిన ఆసిలేటర్ hయొక్క ప్రమాణాల లో మాత్రమే శక్తిని తీసుకుంటుంది స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమం గురించి ఎలా కాబట్టి మనం u dv ను సమాకలనం చేద్దాం అది 083c31ehkT 1 dv గా వస్తుంది T xను ప్రతిక్షేపించగా అప్పుడు ఈ సూత్రం 08hT3x3c31ehxkTdx అవుతుంది ఇది 8hT4c30x31ehxk dx తప్ప మరొకటి కాదు ఇది నైష్పత్తిక T4మరియు దీని కోసం మీరు స్టీఫన్ బోల్ట్జ్మాన్ గుణకం యొక్క గుణకాన్ని నిర్ణయించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు మేము మీకు చూపించినది ఏమిటంటే రేలీ జీన్ సూత్రం మరియు వీన్ సూత్రం లు క్వాంటం పరికల్పన నుండి ఉత్పన్నమైన సరైన సూత్రం యొక్క 2 పరిమితులు కాబట్టి ఇప్పటి నుండి మేము ఆసిలేటర్ యొక్క శక్తి స్థాయిలు విచ్ఛిన్నంక్వా న్టైజ్డ్ గా ఉంటాయని భావిస్తాం రేడియేషన్ కూడా క్వాన్టైజ్డ్ గా ఉండాలి మరియు యాంత్రిక ఆసిలేటర్ లు కూడా క్వాన్టైజ్డ్ గా ఉండాలి అనే వికిరణాన్ని చేర్చడానికి మీరు ఈ పరికల్పనను మరింత విస్తరించవచ్చని క్వాన్టైజ్ చేయడానికి వేరే ఇతర ఆధారాలు ఉండవచ్చని తదుపరి ఉపన్యాసంలో మీరు చూస్తారు ఇప్పటివరకు మేము విద్యుదయస్కాంత ఆసిలేటర్ ల గురించి మాత్రమే చెప్పాము రేడియేషన్ ను ఇచ్చే ఆసిలేటర్ లు క్వాన్టైజేషన్ చెందుతాయి యాంత్రిక ఆసిలేటర్ లు కూడా క్వాన్టైజేషన్ చెందుతాయని మనము చూస్తాము మరియు అవి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఘనపదార్థాల యొక్క విశిష్టోష్ణం యొక్క ప్రవర్తనను వివరిస్తాయి అందువల్ల క్వాన్టైజేషన్ ప్రక్రియ కు ఆధారం బలం చేకూరుతుంది మరియు ఆ తరువాత అక్కడ నుండి మొదలుపెడుతాం